హలో ఫ్రెండ్స్ ఈరోజు చర్చలో మనం సోషల్ నెట్వర్క్లు మీడియా నెట్వర్క్లు మరియు అవి మన గుర్తింపును విస్తరించే విధానం గురించి మాట్లాడబోతున్నాం దీనికి ముందు మేము ఇప్పటికే గ్రూప్ డైనమిక్స్ యొక్క కొన్ని విషయాలను పూర్తి చేసాము అని నేను నమ్ముతున్నాను మనం సంభాషణ నైపుణ్యాలు మరియు మాట్లాడే నైపుణ్యాలతో వ్యవహరించాము మరియు వీటిలో కొన్ని ఆసక్తికరమైన రీతిలో నెట్వర్క్ భావనతో అనుసంధానించబడి ఉంటాయి అయితే ఈ రోజు మనం చేయబోయేది కొద్దిగా భిన్నంగా ఉంటుంది మరియు ఇవి మనం కలిసి చేయబోయే కొన్ని విషయాలు మొదటి విషయం సామాజిక సందర్భంలో నెట్వర్కింగ్ నైపుణ్యాలు మనం దాని గురించి మాట్లాడుతాము ఎందుకంటే అది ఈ రోజు మనం కవర్ చేయబోయే ప్రాంతానికి నేరుగా సంబంధించినది అది సాఫ్ట్ స్కిల్స్కు కూడా నేరుగా సంబంధించినది అంటే ఈ మొత్తం కోర్సు కమ్యూనికేషన్ గురించి మళ్ళీ ఈ కోర్సు యొక్క ఔచిత్యం నెట్వర్కింగ్ గురించి ఎలా ముఖ్యమైనది అప్పుడు మనం నెట్వర్క్ మరియు నెట్వర్కింగ్ యొక్క మరింత సాంకేతిక నిర్వచనం వెతుకుతాము ముఖ్యంగా నెట్వర్క్లు సాధారణంగా సాంకేతిక సందర్భంలో విశ్లేషించబడే వివిధ స్థాయిల గురించి మనం మాట్లాడుతాము అంతర్జాల సాంకేతికము నెట్వర్కింగ్ పై దాని ఔచిత్యమేమిటి గురించి సాంఘిక ప్రసార మాధ్యమం గురించి మాట్లాడతాము వాటి వివిధ భాగాలు ఔచిత్యం మరియు చిక్కులు గురించి మాట్లాడతాము మరియు ఈ విషయాలు ఎలా ఉంటాయో కూడా మనం చర్చిస్తాము వాస్తవానికి సామాజిక సాంస్కృతిక సందర్భంలో లేదా మంచి నెట్వర్కింగ్ నైపుణ్యాలను కలిగి ఉన్న నెట్వర్కింగ్ అధ్యయనాన్ని విస్తరించండి ఎందుకంటే మనం మాట్లాడుకోవాల్సిన ఈ నైపుణ్యాలలో కొన్నింటిని అన్వేషించడానికి ప్రయత్నిస్తాము లేదా మనం సాంఘికీకరించేటప్పుడు మరియు భౌతిక స్థాయిలో వ్యక్తుల మధ్య స్థాయిలో సామాజిక స్థాయిలో నెట్వర్క్ చేసినప్పుడు మనం నేర్చుకునే సాధారణ నైపుణ్యాలను మించిన నైపుణ్యాలను అన్వేషించడానికి ప్రయత్నిస్తాము సాంకేతికతలను ఉపయోగించడం కాబట్టి మనం సాంకేతికతలను ఉపయోగించడం ప్రారంభించిన క్షణంలో కొన్ని ఇతర విషయాలు కూడా వస్తాయి మరియు మనం వాటిని పరిగణలోకి తీసుకుంటాము మరియు మనం వాటిని కూడా అన్వేషిస్తాము సరే నెట్వర్కింగ్ నైపుణ్యాలు సంఘంలో విజయవంతం కావడానికి మనకు కొన్ని నెట్వర్కింగ్ నైపుణ్యాలు అవసరం మనకు స్నేహితులు లేకుంటే వ్యక్తులతో సంబంధాలు లేకుంటే మనకు చాలా కష్టమైన సమయంలో మనం వైద్యులను కలవడానికి వెళ్లాలి మనల్ని జాగ్రత్తగా చూసుకోవడానికి మానసిక వైద్యులు లేదా సలహాదారులను వెతకాలి సాంఘిక నెట్వర్కింగ్లో సాధారణ ఆరోగ్యకరమైన సంబంధం చాలా అవసరం అని మీరు చూస్తున్నారు కాబట్టి మనస్తత్వం చాలా ముఖ్యం మీరు సాంఘికీకరించాలనుకుంటే మీరు మా కమ్యూనికేషన్ నైపుణ్యములతో పాటు మా సాఫ్ట్ స్కిల్స్ సాంఘికీకరణలో మంచిగా ఉండాలంటే మీకు సంబందాలు అవసరం మీరు ప్రభావాలను కలిగి ఉండాలి మరియు ఎవరైనా బాగా సంబంధం అయిన వారిని కలిగి ఉంటారు అతను బహుశా మరిన్ని పనులను మరింత సులభంగా చేయగలడు కాబట్టి ఆలోచనా విధానం మార్చుకోవాలి మీరు సాధారణంగా వ్యక్తులతో సంభాషించని వ్యక్తి అయితే వ్యక్తులతో సంభాషించడం అలవాటు చేసుకోండి వినడం మాట్లాడటం మరియు సంభాషణలో మనం చేసిన కొన్ని విషయాలు నైపుణ్యాలు అలాగే మనం తర్వాత తాదాత్మ్యం గురించి చర్చించినప్పుడు మనం చేసే కొన్ని విషయాలు ఈ నైపుణ్యాలను అభివృద్ధి చేయడానికి సంబంధితంగా ఉంటాయి కాబట్టి సానుకూల ఆలోచనా విధానం కలిగి ఉండండి మరియు మీకు ఒక ఉద్దేశ్యం ఉన్నప్పుడు మీకు నిర్దిష్ట లక్ష్యాన్ని కలిగి ఉన్నప్పుడు సానుకూల ఆలోచనా విధానం అభివృద్ధి చెందుతుంది మరియు సానుకూల మనస్తత్వంతో పాటు ఎవరితో నెట్వర్క్ చేయాలి ఎవరితో సంప్రదించాలి అభివృద్ధి చేయాలి పరిచయం కూడా స్వయంచాలకంగా జరుగుతుంది మీకు ప్రకటనల రంగంలో ఆసక్తి ఉంటే చెప్పనివ్వండి సహజంగానే మీరు చాలా సన్నిహితంగా ఉండే వ్యక్తుల కంటే నిర్దిష్ట మార్గములో ఉన్న వ్యక్తులను అన్వేషించడం ప్రారంభిస్తారు మీరు వారితో స్నేహం చేస్తారు కానీ కొత్త స్నేహాలు కొత్త సంబంధాలు బహుశా నిర్దిష్ట ప్రాంతంలో మరియు సంబంధిత ప్రాంతాల్లో ఉండాలి కాబట్టి మీరు లక్ష్యాల సమితిని కలిగి ఉంటే నెట్వర్కింగ్ సులభం అని మీరు చూస్తారు కానీ మీరు ఒకరికొకరు అభిప్రాయములను తెలుపుకొనడానికి మరియు కొత్త వ్యక్తులతో పరస్పర చర్య చేసే అవకాశాన్ని జారవిడుచుకుంటారని దీని అర్థం కాదు ఎందుకంటే ఒక నిర్దిష్ట సమయంలో ఎవరు సహాయం చేస్తారో మీకు ఎప్పటికీ తెలియదు నీ జీవితం కాబట్టి మీరు ఆ అలవాటును కలిగి ఉండవచ్చు మరియు రెండవ విషయం ఏమిటంటే మీరు ఎవరిని సంప్రదించాలి మీరు మీ లక్ష్యాలను నిర్దేశించుకున్న తర్వాత నేను మీకు చెప్పినట్లుగా మీరు మానసిక పటాన్ని సృష్టించవచ్చు మీరు ఎవరితో సంప్రదింపులు జరపాలి అనే మానసిక పటాన్ని అభివృద్ధి చేయడం మీకు సులభం అవుతుంది మీరు నెట్వర్కింగ్ను అభివృద్ధి చేస్తున్నప్పుడు మీరు గుర్తుంచుకోవలసిన విషయాల విషయానికి వస్తే మానవ పరస్పర చర్య నిజమైనదిగా ఉండాలి పరిచయాలు కాకుండా స్నేహితులను చేసుకోండి వారు కేవలం వ్యాపార వ్యక్తులు మాత్రమే కాదు దాని సంబంధం వైపు చూడండి ఎందుకంటే మనం ఒక మనిషిని మనిషిగా పరిగణిస్తే చర్చలు జరపడం చాలా సులభం అని భావించి ఆ వ్యక్తిని నిజమైన వ్యక్తిగా చూడటం చాలా సులభం బంధము చేయబడిన వ్యక్తులతో ఉన్న స్నేహితులు అపారమైన సహాయం చేయగలరు ఎందుకంటే మీకు ఎవరో తెలియకపోతే మరొకరు ఆ వ్యక్తి గురించి తెలుసుకుంటారు మరియు అది సహాయం చేస్తుంది ఆరు డిగ్రీల విభజన భావన ఉంది దీని గురించి ఈ స్నేహితుల గురించి కొంచెం తరువాత చర్చిద్దాము అనుసరణ చాలా ముఖ్యమైన పరిచయాలను కొనసాగించండి ఎందుకంటే స్నేహాన్ని ఏర్పరచుకోవడం చాలా సులభం కానీ కొంత కాలం పాటు దానిని కొనసాగించడం చాలా కష్టం మరియు మీరు దానిపై పని చేయాలి ఎందుకంటే మీరు కమ్యూనికేషన్ మార్గమును తెరిచి ఉంచాలని మీరు చూస్తారు కారణం లేకుండా కూడా మీరు వారిని అలా పిలుస్తున్నారని ప్రజలు తెలుసుకోవాలి కేవలం హలో చెప్పడానికి మీకు అవసరమైనప్పుడు మాత్రమే ఈ వ్యక్తులను పలకరించడం వలన వారు మిమ్మల్ని స్వార్థపరులుగా చూస్తారు ఆపై వాస్తవానికి మీరు చేయకూడని విషయాలు ఉన్నాయి మరియు మీరు చేయకూడనివి చాలా ఉన్నాయి మేము సంభాషణ నైపుణ్యాలు వినడం మరియు మాట్లాడే నైపుణ్యాలు కమ్యూనికేషన్ యొక్క ప్రాథమిక అంశాలు గురించి మాట్లాడినప్పుడు గ్రూప్ డైనమిక్స్ గురించి మాట్లాడినప్పుడు మేము పూర్తి చేసాము కానీ మనం నెట్వర్క్లోకి వెళ్లడానికి ముందు ఎందుకు సహకారం లేకుండా మనం మనుగడ సాగించలేము కాబట్టి మనకు నచ్చినా నచ్చకపోయినా మన జీవితమంతా నెట్వర్కింగ్ చేస్తూనే ఉన్నామని వివరిస్తాను మీరు ప్రారంభ సమాజాలను పరిశీలిస్తే మీరు చరిత్ర పుస్తకాన్ని మానవ శాస్త్ర పుస్తకాన్ని కొన్ని ప్రారంభ సమాజాలలో చూస్తున్నట్లయితే అవి సహకారం ఆధారంగా మాత్రమే మనుగడ సాగించాయని మీరు కనుగొంటారు మీరు వేటాడే సంఘాలను ఎవరైనా చూస్తే ఒక వ్యక్తి ఆహారాన్ని వేటాడగలిగితే అతని పని ఇతరులతో పంచుకోవడం వంటి కొన్ని నియమాలు చాలా సంఘాలలో ఉన్నాయని మీరు చూస్తున్నారు ఎందుకు అతను దానిని అందరితో పంచుకుంటే తప్ప సమాజంలో మనం ఆకలితో ఉన్నప్పుడు మరియు రేపు అతను మనకు మరొక ఆహార పదార్థాన్ని అంటే మరొక జంతువుని మరొకరికి పంచుకొవడానినికి అతను హామీ ఇవ్వడు కాబట్టి భాగస్వామ్యము మనుగడకు అత్యంత సురక్షితమైన మార్గం కాబట్టి సహకారం చాలా ముఖ్యమైనది మీరు పురాతన సంప్రదాయాన్ని పరిశీలిస్తే మీరు మీ స్వంత మూలాలను పరిశీలిస్తే మనం నెట్వర్క్లతో ప్రారంభించామని మరియు నెట్వర్క్ల వల్ల మనం అభివృద్ధి చెందాము అభివృద్ధి చెందాము మరియు మనం నాగరికతగా ఎదిగాము ఇప్పుడు మీరు ఇప్పుడు నాగరికత యొక్క ప్రస్తుత స్థితిని చూస్తుంటే నేను బహిర్గత ఆర్థికశాస్త్రం నుండి ఒక ఉదాహరణ తీసుకోవాలనుకుంటున్నాను ఇక్కడ వీలన్ ఒక యంత్రం గురించి మాట్లాడటం మీరు చూస్తారు మీరు 100000 బస్తాలు వేయడానికి అనుమతించే యంత్రాన్ని ఊహించుకోండి గోధుమ గింజలు అనుకుందాం 20000 బస్తాల పంచదార అనుకుందాం 500000 అని అనుకుందాం వెన్న ప్యాకెట్లు మరియు మొదలైనవి మరియు రోజు చివరిలో మరియు ప్రక్రియ ముగిసే సమయానికి ఒక పెద్ద విమానం ఈ ప్రత్యేక యంత్రంలో మరొక వైపు నుండి బయటకు వస్తుంది ఆపై అటువంటి యంత్రం వాస్తవానికి ఉనికిలో ఉందని ఇది మార్పిడి ఇది వస్తు మార్పిడి ఇది లావాదేవీ అని అతను చెప్పాడు ఎందుకంటే మనం వివిధ రకాల వస్తువులను ఉత్పత్తి చేస్తున్నామని మరియు మనం వాటిని పరస్పరం మార్చుకుంటున్నామని మీరు చూస్తారు మరియు నెట్వర్కింగ్ భావన లేకుండా లావాదేవీల భావన లేకుండా ఇది సాధ్యం కాదు కాబట్టి సమయం నుండి ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్నప్పుడు సాంఘీకరణ అభివృద్ధి చెందుతున్నప్పుడు నెట్వర్కింగ్ కొనసాగుతోంది అయితే సోషల్ నెట్వర్కింగ్ కొంచెం భిన్నంగా ఉంటుంది మరియు నేను మీకు చెప్పినట్లు ఇప్పుడు కూడా మనం ఒంటరిగా ఉన్నప్పుడు మనం మరెవరితోనూ సంభాషించబోమని చెబుతాము అలాంటప్పుడు మనం ఎవరో ఉత్పత్తి చేసిన ఆహారాన్ని మనం కొనబోమని కాదు మన కోసం ఎవరో ఉత్పత్తి చేసిన టీవీని మనం చూడబోము మరియు మొదలైనవి కాబట్టి మనం ఒంటరిగా ఉన్నా మన చుట్టూ కనిపించే ప్రతిదీ ఎవరో సృష్టించినవే కాబట్టి మీరు దీన్ని చూస్తారు మరియు ఇవన్నీ సహకారం లేదా మార్పిడికి సంబంధించిన చర్యలు కానీ అవి వస్తువులు మరియు ఉత్పత్తుల మార్పిడి సమాచారం కాదు వ్యక్తుల మధ్య అభిజ్ఞా లేదా భావోద్వేగ భాగాల కోసం ఇవ్వడం మరియు తీసుకోవడం కాదు ఇది నెట్వర్కింగ్ అంటే కాబట్టి క్లబ్లు మరియు ఫోరమ్లు మీరు కొత్త ప్రదేశాల్లో చేరిన క్షణంలో వెళ్లడానికి కొంత ప్రాంతాలు ఉన్నాయని మీరు చూస్తున్నారు అదే విషయాన్ని సోషల్ మీడియాలో విస్తరిస్తున్నట్లు లేదా గుర్తించబడడం గురించి కూడా చెప్పుకుందాం అవన్నీ నెట్వర్క్కు ప్రయత్నిస్తున్న ఈ ధోరణిని ప్రతిబింబిస్తాయి ఇప్పుడు మనం ఈ నిర్దిష్ట రేఖాచిత్రాన్ని చూస్తాము ఇక్కడ మీరు ఉన్నారు మరియు వీరు మీ ఐదుగురు స్నేహితులు 1 2 3 4 మరియు 5 అని చెప్పండి మీరు p మరియు n అని చెప్పడానికి నెట్వర్క్ అని మీరు కనుగొంటారు z మరియు 2 మరియు వాస్తవానికి మీకు నాలుగు k l 5తో నెట్వర్క్ చేయబడింది మరియు మీరు మూడు అనేది y x మరియు మీరు చెప్పుకొవడానికి ఒక నెట్వర్క్ 1 r కి నెట్వర్క్ చేయబడింది అయితే p ఒకరితో మాత్రమే నెట్వర్క్ చేయబడింది మరియు మరెవరికీ లేదు కాబట్టి మీరు ఈ రేఖాచిత్రాన్ని కూడా చూస్తే మీరు చాలా బాగా నెట్వర్క్లో ఉన్నారని ఇది మనకు ఒక ఆలోచనను ఇస్తుంది ఎందుకంటే మీకు స్నేహితులు ఉన్నారు ఒకరికి కూడా ఐదుగురు స్నేహితులు ఉన్నారు కానీ ఇతరులలో కొంతమందికి ఎక్కువ మంది స్నేహితులు లేరు z లాగే 1 2 మరియు 3 స్నేహితులు ఉన్నారు మరియు x y p అని చెప్పకొవడానికి ఒక్కొక్కరికి ఒక స్నేహితులు మాత్రమే ఉన్నారు కాబట్టి ఎవరైనా బాగా నెట్వర్క్లో ఉన్నారా లేదా అనారోగ్యంతో నెట్వర్క్లో ఉన్నారనేది ఇది మాకు తెలియజేస్తుంది ఇది ఔచిత్యం ఎందుకంటే ఇది మనకు ఒక ఆలోచన ఇస్తుంది ఇది కేవలం ఒక రకమైన చిన్న స్థాయి ఉదాహరణ మాత్రమే వ్యక్తులు మరియు నెట్వర్క్లను చూడటం ద్వారా కూడా వారి ప్రాముఖ్యత గురించి మనం నిర్దిష్ట అంచనాలను ఎలా చేయగలము ఉదాహరణకు మీరు ప్రభావశీలి అని ఒకరు చెప్పవచ్చు ఎందుకంటే అతనికి చాలా మంది స్నేహితులు ఉన్నారు అయితే p చాలా ప్రభావం చూపలేదు ఎందుకంటే అతను ఒక వ్యక్తిని మాత్రమే ప్రభావితం చేయగలడు ఇది ప్రభావం యొక్క ఒక వర్గం మాత్రమే ఈ వ్యక్తులతో మీకు ఎలాంటి సంబంధం ఉంది వంటి ఇతర విషయాలు కూడా వస్తాయి మీరు ఎంత ప్రభావవంతంగా ఉన్నారో మరియు అన్నింటినీ కూడా వారు నిర్ణయిస్తారు కానీ నేను చెప్పాలనుకుంటున్న విషయం ఏమిటంటే నెట్వర్కింగ్ మన జీవితంలో చాలా భాగం మరియు ఇది నెట్వర్క్ విశ్లేషణ సోషల్ నెట్వర్క్ విశ్లేషణ అని పిలువబడే రంగంలో అధ్యయనం చేయబడిన విషయం అయితే మనం దాని జోలికి వెళ్లము కానీ మనం ఏమి చేస్తాం అంటే మనం కేవలం ఆరు డిగ్రీల విభజన గురించి ప్రస్తావించాము మరియు దీని గురించి చాలా ప్రయోగాలు జరిగాయి మనం x మరియు y అని చెప్పాము మరియు x అంటే భారతదేశంలో నివసించే వ్యక్తి మరియు y అంటే USAలో నివసించే వ్యక్తి మరియు ఇతను నల్లజాతి వ్యక్తి మరియు వీరు భారతీయ మహిళ మరియు వారికి ఖచ్చితంగా సంబంధం లేదు వారికి 1 2 3 4 5 6 వంటి మధ్యవర్తులు ఉంటే నేను బంధము చేయగలిగితే నేను మన ప్రధానితో సన్నిహితంగా ఉండాలనుకుంటున్నాను కాబట్టి రాజకీయ నాయకుడు కొంత ప్రభావం ఉన్న వ్యక్తి ఎవరో నాకు తెలుసు నేను ప్రధాన మంత్రికి ఒక లేఖ పంపాలనుకుంటున్నాను కాబట్టి నేను దానిని ఈ వ్యక్తికి పంపాను ఢిల్లీలో ఎంపీ ఎవరో అతనికి తెలుసు కాబట్టి అతను దానిని ఆ వ్యక్తికి పంపుతాడు ఆ వ్యక్తి దానిని పార్లమెంటులో ఉన్న ఎవరికైనా పంపుతాడు మరియు ఆ వ్యక్తి దానిని ఎవరితోనైనా చివరకు మన ప్రధానికి పంపుతాడు కాబట్టి మీరు కనుగొన్నది ఏమిటంటే మీరు ఇక్కడ ఒక భారతీయ మహిళ మరియు USలో ఒక నల్లజాతి వ్యక్తి మధ్య అదే విధంగా చూస్తున్నట్లయితే ఏదో ఒకవిధంగా ఇది సాధ్యమయ్యే పరిశోధన మనకు చెబుతుంది మరియు 80లలో లేదా 70లలో కూడా చాలా విస్తృతమైన ప్రయోగాలు జరిగాయి ఇవి ఆరు డిగ్రీల విభజనతో మనం ఒకరితో ఒకరు బంధము కాగలుగుతున్నాము అంటే అది మనకు ఉన్న నెట్వర్కింగ్ స్థాయి మరియు నేడు టెక్నాలజీ నెట్వర్కింగ్తో నెట్వర్కింగ్ స్థాయిలో గణనీయమైన స్థాయిలో పెరిగింది కాబట్టి సామాజిక సాంస్కృతిక సందర్భంలో నెట్వర్కింగ్ యొక్క ఔచిత్యం మరియు ప్రాముఖ్యత గురించి చర్చించిన తరువాత మనం సంబంధాలను నిర్మించడం సంబంధాలను అర్థం చేసుకోవడం సంబంధాలపై పక్షి దృష్టిని పొందడం దేవుని కన్ను పొందడం వివిధ నెట్వర్క్ కమ్యూనిటీల మధ్య లావాదేవీల నమూనాలు పరస్పర చర్యలను అన్వేషించినప్పుడు విశ్లేషించినప్పుడు గుర్తించినప్పుడు పరస్పర చర్యల స్వభావం వంటి వాటితో సంబంధం యొక్క వీక్షణ వంటి విషయాలలో మనము నెట్వర్క్ గురించి మాట్లాడుతున్నాము ఇప్పుడు కానీ అది సైద్ధాంతిక రకమైన పరిశోధన సోషల్ నెట్వర్క్ అనేది వ్యక్తులు సంస్థలు వ్యక్తుల సంస్థలు వంటి సామాజిక నటుల సమితితో రూపొందించబడిన సామాజిక నిర్మాణం బహుళ నటీనటుల మధ్య ఒక్కొక్కటిగా లేదా ఇతర సామాజిక పరస్పర చర్యలు దృక్పథం మొత్తం విషయాన్ని విశ్లేషించడానికి పద్ధతుల సమితిని అందిస్తుంది ఇది సాంఘిక ప్రసార మాధ్యమంలో చాలా ముఖ్యమైన భాగం అని మనం చేయనప్పటికీ మరియు సోషల్ మీడియాను అభివృద్ధి చేసిన వివిధ వ్యక్తులు ఈ పోకడలను పరిశీలిస్తారు ఇది వాణిజ్యం మరియు వ్యాపార సందర్భంలో చాలా చాలా ముఖ్యమైనదిగా మారింది మరియు మనం దాని గురించి మాట్లాడటానికి కారణం మీరు సోషల్ నెట్వర్కింగ్పై కొంచెం ఆసక్తి కలిగి ఉంటే మీరు మంచి సోషల్ నెట్వర్కింగ్ చేయడం కోసం వ్యూహాలను రూపొందించవచ్చు ప్రజలు ఈ నిర్దిష్ట ప్రాంతాన్ని ఎందుకు పరిశీలిస్తున్నారో కూడా మీరు కనుగొనవచ్చు సోషల్ నెట్వర్కింగ్లో పరిశోధనను అన్వేషించండి మరియు వివిధ సందర్భాలలో అది ఎలా ప్రాముఖ్యతనిస్తుంది వాస్తవానికి కొన్ని ప్రాంతాలలో మనం కలిసి కొన్ని ప్రయోగాలు చేస్తాము మరియు మా సాఫ్ట్ స్కిల్స్ కోర్సుకు చాలా చాలా సంబంధితంగా ఉంటుందని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను మీరు నెట్వర్క్ను చాలా ప్రాథమిక స్థాయిలో సూక్ష్మ స్థాయిలో విశ్లేషించవచ్చు మీరు వాటిని మీ స్థాయిలో విశ్లేషించవచ్చు మధ్య స్థాయిలో మీరు Facebookలో నెట్వర్క్ల వంటి భారీ నెట్వర్క్ల గురించి మాట్లాడవచ్చు మిలియన్ల మంది వ్యక్తుల భారీ నెట్వర్క్ మరియు ప్రతి సందర్భంలో మీరు ప్రయత్నిస్తున్నారు కొన్ని విషయాలను గుర్తింస్తున్నారు చాలా కేస్ స్టడీస్ ఉన్నాయి మరియు నెట్వర్క్లలోని వ్యక్తుల ప్రవర్తనల యొక్క ఈ విశ్లేషణ చాలా విషయాలను ఎలా వెల్లడిస్తుందో తెలియజేసే పుస్తకాలు మరియు రిఫరెన్స్ లకు నేను ఖచ్చితంగా రెండు లింక్లను మీకు అందిస్తాను ఉదాహరణకు నేను ముగింపులో మీకు కొన్ని ఉదాహరణలను ఇస్తాను మరియు బహుశా అది కొంతవరకు మీకు సహాయం చేస్తుంది ఔచిత్యం చిన్న మరియు పెద్ద నెట్వర్క్లలో వ్యక్తులు ఎలా ప్రవర్తిస్తారు నేను ఇప్పటికే ఆరు డిగ్రీల విభజన యొక్క భావనలను చర్చించాను ఎవరు ప్రభావితం చేయబడతారో ఎలాంటి పరస్పర చర్యలు జరుగుతాయో గుర్తించండి ఇప్పుడు మీరు Facebook మరియు ఇతర సోషల్ నెట్వర్క్ మరియు సోషల్ మీడియా అంతర్జాలములను చూస్తున్నప్పుడు ఈ భాగాలు చాలా ముఖ్యమైనవిగా ఉన్నాయని మీరు చూస్తున్నారు ఎందుకంటే ఈ చర్చ ముగింపులో నేను మీతో త్వరగా పంచుకుంటాను వారు ఎందుకు అలా ప్రవర్తిస్తారు మీరు భాషని చూస్తారు మీరు సంస్కృతిని చూస్తారు ప్రజలను ముఖ్యమైన మార్గాల్లో ప్రవర్తించేలా చేసే అభిజ్ఞా మరియు ప్రేరణ కారకాలను మీరు చూస్తారు మనం కొన్ని కేస్ స్టడీస్ తీసుకుంటాము ప్రాథమికంగా అక్కడ ఏమి జరుగుతుందో మనం త్వరగా పరిశీలిస్తాము మరియు ప్రవర్తనను ఎలా సవరించాలనేది చాలా ముఖ్యమైన భాగం ఎందుకంటే మీరు ట్వీట్లను చూస్తున్నట్లయితే ఈ రోజుల్లో ప్రకటనదారులలో ట్వీట్లు బాగా ప్రాచుర్యం పొందాయి మరియు అనేక బహుళజాతి కంపెనీలు ప్రకటనల కోసం ట్వీట్లను ఉపయోగిస్తాయి ఎందుకు ఎందుకంటే రీట్వీట్ల సందర్భంలో ఉత్పత్తుల గురించి అవి ఎలా గ్రహించబడుతున్నాయి విజయవంతమవుతున్నాయి ఏవి కావు అనే వాటి గురించి వారు చాలా అభిప్రాయాన్ని పొందడం ఇక్కడే మీరు చూస్తారు మరియు ఈ ట్వీట్లు విస్తరించే విధానం నేను చెప్పాను మరియు సామాజికాన్ని ఉపయోగించే కొన్ని ప్రయోగాలకు మేము పరిశోధన చేసిన కొన్ని లింక్లను మీరు ఈ సెషన్లో పొందుతారు ఈ ప్రవర్తనలు ఎలా చాలా ప్రభావవంతంగా ఉన్నాయో అర్థం చేసుకోవడానికి ట్వీట్లు లేదా Facebook వంటి మీడియా మరియు మీరు వీటి నుండి నేర్చుకోవచ్చు మరియు మీ సామాజిక నైపుణ్యాలు మరియు మీ సాఫ్ట్ స్కిల్స్ను మెరుగుపరచుకోవడంలో వాటిని మీ స్వంత జీవితానికి కూడా అన్వయించుకోవచ్చు కాబట్టి ఇప్పుడు మనం సాంకేతిక సందర్భంలో సోషల్ నెట్వర్కింగ్కు వెళుతున్నాము వ్యక్తుల ద్వారా అనుబంధం చేయడం ద్వారా సామాజిక పరిచయాల సంఖ్యను ఒకరి వ్యాపారం విస్తరించే అభ్యాసం ఉంటుంది మరోవైపు సమాజాలు ఉనికిలో ఉన్నంత కాలం నెట్వర్కింగ్ దాదాపుగా కొనసాగింది మరియు అంతర్జాలము యొక్క అసమానమైన సంభావ్యతతో ఇప్పుడు కొత్త నమూనాల సమితి అభివృద్ధి చెందిందని మీరు చూస్తున్నారు కొత్త మార్గదర్శకాల సమితిని అన్వేషించాలి మరియు మనం ఈ విషయాలన్నింటినీ చర్చిస్తున్నాము ఇప్పుడు మనం సోషల్ నెట్వర్క్ల గురించి మాట్లాడుతున్నప్పుడు ఈ చిత్రం మీకు విస్తృత శ్రేణి కలయికల ఆలోచనను అందిస్తుంది మీకు పత్రాలు మరియు విషయాలు ఉన్నాయి మీకు సంఘటనలు ఉన్నాయి మీకు సంగీతం ఉంది మీరు వికీ కాల్పనిక ప్రపంచాలు ప్రత్యక్ష ప్రసారం చిత్రాలు సమీక్షలు మరియు మూల్యంకనములు స్థానాలు వ్యాపార నెట్వర్క్లు వాణిజ్య డాష్బోర్డ్లు వినడం మరియు లక్ష్యం చేయడం వివిధ రకాల సామాజిక నెట్వర్క్లు చర్చా ప్రసంగాలు ప్రసారాలు సామాజిక వ్యవహారాలు ప్రదర్శన బ్లాగ్లు మరియు సంభాషణలు సహకారం మరియు తరచుగా అడిగే ప్రశ్నలు ప్రతిస్పందనలు మరియు విస్తృత శ్రేణి కార్యకలాపాలు చెప్పుకుందాం మరియు ఇవన్నీ మన జీవితంలోని ప్రతి క్షణం మన వద్ద ఉన్న యాప్ల ద్వారా జరుగుతూనే ఉంటాయి మీడియా ద్వారా మనం నిరంతరం మాడ్యూల్స్ మీడియా సాఫ్ట్వేర్ మీడియా యాప్లను ఉపయోగిస్తున్నాము కాబట్టి సందేశం యొక్క మూలాధారాల నుండి ప్రారంభించి అంటే SMS నుండి ఫేస్బుక్ ట్వీట్లు ట్విట్టర్లు లింక్డ్ ఇన్ మొదలైనవాటిని చెప్పుకోవచ్చు ఇది విస్తృతంగా విస్తరిస్తున్న ప్రాంతం ఇక్కడ వ్యక్తులు నిర్దిష్ట మార్గాల్లో నెట్వర్క్ చేయడం మరియు వారు నెట్వర్క్ చేసే విధానం వారు ప్రవర్తించే విధానం వారిని మరింత ప్రభావితం చేయగలవు లేదా వారిని మరింత విజయవంతం చేయగలవు కాబట్టి మనం ఇంతవరకు ఎందుకు చర్చించాము అని మీరు ప్రశ్న అడుగుతుంటే ఈ సందర్భంలో ఎలా సంబంధితంగా ఉంటుంది అనే ప్రశ్న మీరు అడుగుతుంటే ఇక్కడ సమాధానం ఉంది ఎందుకంటే మీరు దీన్ని పరిశోధిస్తే మీరు దీన్ని అన్వేషిస్తే ఏదో ఒక సమయంలో మీరు వాటిని వర్తింపజేయడానికి మరియు నెట్వర్కింగ్ సందర్భంలో మరింత ప్రభావవంతంగా మారడానికి నైపుణ్యాలను అభివృద్ధి చేస్తారు కాబట్టి అది నేను ఇక్కడ అందించలేనిది కానీ అది నేను మీ ఆసక్తిని పెంపొందించగలిగే దిశలో ఉంది తద్వారా మీరు భవిష్యత్తులో దాన్ని కొనసాగించవచ్చు ఇప్పుడు మనం తదుపరి సోషల్ మీడియాను తీసుకుంటున్నామని మరియు కాబట్టి సోషల్ మీడియా నెట్వర్కింగ్ చాలా ఎక్కువగా ఉన్న ప్రాంతంగా మీరు చూస్తున్నారు కాబట్టి కంప్యూటర్ మధ్యవర్తిత్వ సాధనంతో వ్యక్తులకు మరియు కంపెనీలకు సంస్థలకు ఈ కీలకపదాలు సృష్టించి వాటి భాగస్వామ్యం సమాచారం మార్పిడి అనుమతించబడుతుంది కాబట్టి మనం సమాచారాన్ని సృష్టించగలుగుతాము మరియు మీరు సమాచారాన్ని పంచుకోగలుగుతారు లేదా మార్పిడి చేసుకోగలుగుతారు మరియు ఇది ఒకరితో ఒకరు లేదా ముఖాముఖి లేదా సామాజిక కమ్యూనికేషన్ ద్వారా కాకుండా కాల్పనిక సంఘాల ద్వారా జరుగుతుంది మనం ఇంతకు ముందు మాట్లాడుతున్న నిజమైన సంఘం నుండి ఇది ఎలా భిన్నంగా ఉందో మనం మాట్లాడుతున్నప్పుడు ఇది కీలకమైన తేడా కాబట్టి మీకు బ్లాగులు చర్చా వేదికలు ఫోటో భాగస్వామ్యం సామాజిక మాద్యమము లో ప్లే వీడియో భాగస్వామ్యం కాల్పనిక ప్రపంచాలు ఉన్నాయి వీటిలో కొన్నింటి గురించి మనం ఇప్పటికే మాట్లాడిన వాటి ఉదాహరణలు ఇవి కొత్త నియమాలు మరియు సంబంధం అనేవి ఇప్పుడు ఏర్పాటు చేయబడ్డాయి నేను మాట్లాడిన కొన్ని ముఖ్య లక్షణాలు ప్రాచుర్యములో ఉండాల్సిన అవసరం లేదని మీరు చూస్తున్నారు ఇప్పుడు ఇది ప్రజల మనస్తత్వాన్ని మార్చడానికి ప్రతికూలతను సృష్టించడానికి పుకార్లను సృష్టించడానికి లేదా కొన్ని విషయాల పట్ల ఇష్టపడే లేదా ఇష్టపడని భావాన్ని పెంపొందించడానికి ఉపయోగపడే లక్షణం ఇప్పుడు ప్రాచుర్యము అంటే సోషల్ మీడియాలో ఏదైనా విస్తరిస్తుంది ఏదైనా ప్రాచుర్యము అవుతుంది అంటే ఏదో అకస్మాత్తుగా బాగా ప్రజాదరణ పొందుతుంది మరియు విస్తృత కవరేజ్ని పొందడం ద్వారా ప్రతి ఒక్కరూ దీన్ని వీక్షించారు ఇప్పుడు ప్రాచుర్యము అవుతుందనేది శాస్త్రవేత్తలు మరియు పరిశోధకులు అన్వేషిస్తున్న విషయం ఊహించడం కష్టం కానీ కొంత వరకు విషయాలు ప్రాచుర్యము అయినప్పుడు అవి విజయవంతమవుతాయి ఎందుకంటే అవి మీడియా దృష్టిని చాలా ఆకర్షిస్తాయి ప్రాచుర్యము అవ్వడం అనేది ఒక ప్రకటనను ఉచితంగా ఇవ్వడం లాంటిదని ఊహించుకోండి స్థానం సున్నితత్వాలు ఏదో కొన్ని విషయాలు కొన్ని సంఘటనలు అనేవి స్థానం సున్నితత్వాలు సరే మరియు కాల్పనికముగా వేర్వేరు ప్రదేశాల్లో ఉండవచ్చు కానీ నిర్దిష్ట స్థానానికి జోడించబడిన వ్యక్తులు దానికి ప్రతిస్పందిస్తారు భారతదేశంలో జరుగుతున్న వాటికి ప్రజలు ఎన్నారైలు ప్రతిస్పందిస్తారని చెప్పండి కాబట్టి స్థాన విశిష్టత సమయ సున్నితత్వం రాజకీయాలు సమయ సున్నితత్వం సాధించాల్సిన నిర్దిష్ట గడువులు మరియు దానిలోపు చాలా పుకార్లు పుకార్ల వ్యాప్తి లేదా ఊహించిన షేర్ల కొనుగోలు మరియు అమ్మకం మరియు విస్తరించబడుతున్న వాటిపై ఆధారపడి షేర్ల విలువ పెరగడం మరియు తగ్గడం ఇది ప్రజలచే ఎలా గ్రహించబడుతోంది గుర్తింపు భావన సామాజిక నెట్వర్క్లు మరియు సోషల్ మీడియా సందర్భంలో సామాజిక సాంస్కృతికంలో చాలా చాలా ఆసక్తికరంగా మరియు సంబంధితంగా ఉంటుంది అక్కడ మీకు కాల్పనిక గుర్తింపు ఉన్నందున మీ గుర్తింపు అక్కడ సృష్టించబడుతుంది అది అక్కడ విస్తరించబడుతుంది మరియు వివిధ విషయాల ద్వారా అది అక్కడ ఆగిపోవచ్చు లేదా ఒక ముఖ్యమైన విషయంగా ఉండవచ్చు మనం చెప్పినట్లు అక్కడ వ్యాప్తి మరియు వివిధ రకాల విస్తరణ పద్ధతుల ద్వారా ఉంటుంది సాధారణ సామాజిక లావాదేవీల భాగస్వామ్యంతో భాగస్వామ్యం చేయడం చాలా ముఖ్యం కానీ మీరు అనామక వినియోగదారులతో పంచుకునే వేరొక విధంగా భాగస్వామ్యం జరుగుతుంది మీరు అనామక సంఘాలతో భాగస్వామ్యం చేస్తారు మీరు ఎవరితో పంచుకుంటున్నారో మీకు తెలియదు కానీ మార్పిడి లేదా కొన్ని విందులు లేదా బహుమతులు లావాదేవీలు కూడా ఉన్నాయి ఎలా భాగస్వామ్యం చేయాలి ఏమి భాగస్వామ్యం చేయాలి ఈ భాగస్వామ్యం యొక్క చిక్కులు ఏమిటి ఎందుకంటే చాలా ఉత్తేజకరమైన మరియు ఆసక్తికరమైన విషయాలు చాలా జరుగుతాయి వనరులను పంచుకోవడం ద్వారా లేదా Linuxలో ప్రోగ్రామింగ్ వంటి సహకారం ద్వారా వివిధ రకాల విషయాలు అభివృద్ధి చేయబడుతున్నాయి వివిధ రకాల సాఫ్ట్వేర్లు అభివృద్ధి చేయబడుతున్నాయి నేను ఉచిత సాఫ్ట్వేర్ గురించి మాట్లాడగలను నాలుగు రకాల ప్రోడక్ట్లను చెప్పుకుందాం లేకపోతే అవి చాలా చాలా ఖరీదైనవి లేక సమూహా నిర్మాణము అవసరము సహజంగానే భాగస్వామ్యం చేయడానికి మీరు నేను మాట్లాడిన సమూహాలు మరియు సహకారాన్ని ఏర్పరచుకోవాలి ఔచిత్యం దీన్ని అతిగా నొక్కి చెప్పలేము అధికారం మీరు ఎలా గ్రహించబడ్డారు మరియు మీరు ఎలాంటి అధికారాన్ని సృష్టించగలరు ఎలాంటి అధికార భావం మీరు కమ్యూనికేట్ చేయగలరు మీ కమ్యూనికేట్ చేయగల శక్తి సృజనాత్మకత గుర్తింపు ఏర్పడటం అధికారంతో మళ్లీ ముడిపడి ఉన్న ప్రజాభిప్రాయం అదే ప్రధానమంత్రి చెబితే దానికి అధికార స్వరం ఉంటుంది మరియు మరొకరు సృష్టించిన అదే ట్వీట్ అంత గణనీయమైన స్థాయిలో స్ఫూర్తిని కలిగించదు చరిత్ర మరియు చెప్పే వాస్తవికత సల్మాన్ ఖాన్ లేదా సినీ తారలు చెప్తే చాలా వెయిటేజీని కలిగి ఉంటుంది అయితే ఒక ఫ్యాక్టరీ ఉద్యోగి అదే విషయాన్ని చెప్పడం వలన బహుశా వినకపోవచ్చు లేదా అది ప్రాచుర్యము అవ్వదు చరిత్ర మరియు ప్రామాణికత అనే భావన ఏదో ఒకటి నేను దీన్ని త్వరగా మొదలు పెడతాను ఎందుకంటే ఈ రోజు సోషల్ మీడియాలో ఉదాహరణకు Facebookలో మరియు ఈ వార్తల్లో చాలా వరకు మిలియన్ల మంది వ్యక్తులకు చేరువయ్యేలా చేర్పులు చేయడం మీరు చూస్తున్నారు అంటే చాలా మంది ప్రజలు వేల మరియు మిలియన్ల మంది ప్రజలు అక్కడ చెప్పబడిన వాటిని నమ్ముతున్నారు కాబట్టి ఇది మీడియాకు చాలా శక్తివంతమైన ప్రత్యామ్నాయంగా మారింది ఇది స్పష్టంగా ప్రామాణికమైన స్వరము కానీ ఇక్కడ మీరు కనుగొన్నారు ప్రత్యామ్నాయ ప్రామాణికమైన స్వరముని అన్వేషించడం ప్రారంభించారు వ్యక్తుల మధ్య సంబంధాలపై ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది మరియు మనం ఇప్పటికే దాని గురించి చర్చించాము కాబట్టి ముఖ్య ఉదాహరణలు ఉదాహరణకు మీరు సమకాలీన సందర్భాన్ని పరిశీలిస్తే Facebook యొక్క వార్తల చేర్పులు నిస్సందేహంగా భూమిపై అత్యంత ముఖ్యమైన సమాచార మూలం 1 9 బిలియన్ల మంది ప్రజలు బ్రేకింగ్ న్యూస్ నుండి పిల్లల చిత్రాల వరకు ప్రతిదాని కోసం ప్రతిరోజూ వెతుకుతారు కాబట్టి అందులోని ముఖ్యమైన వాటిని వ్యక్తం చేయాలి మరియు గుప్తా మరియు బ్రూక్ చివరిలో ఉదహరించిన అధ్యయనాలలో ఒకదాని నుండి మీకు కొన్ని ఉదాహరణలను నేను ఇస్తున్నాను ఇక్కడ 2011లో అరబ్ విప్లవం ప్రాథమికంగా జరిగింది జరిగిన తీరు మీరు చూస్తే మరియు ప్రజలు వీధుల్లో తిరుగుబాటు చేసి ఇప్పటికే ఉన్న పాలనను త్రోసిపుచ్చారు Facebook వినియోగదారుల సంఖ్యను ఉపయోగించడం ద్వారా అవక్షేపించారు కాబట్టి ఇది ఒక వ్యక్తి తనను తాను నిప్పంటించుకోవడంతో ప్రారంభమవుతుంది ఆపై మీరు ఈజిప్షియన్ నిరసన వీధిలో జరుగుతుందని మీరు చూప్తారు మరియు 2011 నాటికి 2 నుండి 3 నెలలలో పాలన కుప్పకూలిపోతుందని చెప్తారు ఇప్పుడు Facebook ద్వారా ఇది చాలా గొప్పగా ప్రాచుర్యము జరుగుతుంది Facebook ఇక్కడ చాలా ముఖ్యమైన పాత్ర పోషించింది కాబట్టి ఇది ఒక ఉదాహరణ మాత్రమే లేదా మీరు 2011లో జరిగిన లండన్ అల్లర్లను చూస్తుంటే అది తప్పనిసరిగా ట్వీట్ల ద్వారా అవక్షేపించబడింది కాబట్టి ఎవరైనా మొదటి రాత్రి అల్లర్లు మరియు చాలా ట్వీట్లు కాల్చివేయబడటం మీరు చూస్తారు మరియు మనం స్థాన విశిష్టత మరియు సమయ విశిష్టత గురించి మాట్లాడుతున్నప్పుడు చేసిన ట్వీట్ల ఆధారంగా వ్యక్తులు నిర్దిష్ట ప్రాంతాలకు వెళతారు మరియు ట్వీట్ల ద్వారా వారు ఎక్కడ కలుస్తారో ఎక్కడ సంభాషించాలో ఎక్కడ ప్రారంభించాలో వారు ఏమి చేయాలో తెలుసుకుంటారు కాబట్టి మీరు సమిష్టి చర్యను చాలా చాలా ముఖ్యమైన రీతిలో ప్రేరేపించడానికి సమూహ నిర్మాణం కోసం ట్వీట్లను ఉపయోగించారని మీరు చూస్తారు ఇక్కడ 2 ఉదాహరణలు ఉన్నాయి మరియు మీరు ట్వీట్లతో పాటు ఫేస్బుక్ను ఉగ్రవాదులు ఉపయోగిస్తున్నారని మీరు కనుగొన్నారు మరియు అనేక ఇతర వ్యక్తుల ద్వారా మరియు సోషల్ నెట్వర్క్ ప్రక్రియ ద్వారా సోషల్ మీడియా ఎంత శక్తివంతమైనది చెప్పడానికి ఇవి కేవలం రెండు ఉదాహరణలు కాబట్టి మీరు ప్రపంచ భద్రత కోసం సోషల్ మీడియాను ఉపయోగించి పుస్తకాన్ని పొందగలిగేలా చేయగలిగితే ఈ ప్రక్రియలు ఎలా జరుగుతాయో మీకు చాలా అంతర్దృష్టిని ఇస్తాయని నేను ఆశిస్తున్నాను కానీ మనం భధ్రతల సందర్భంలో మాట్లాడుకున్నది అమ్మకాల కోసం ప్రకటనల సందర్భంలో బ్రాండ్ ను మెరుగుపరచడం కోసం నిర్దిష్ట కంపెనీ బ్రాండ్ పేరును పెంచడం లేదా చాలా విషయాల కోసం దాతృత్వం ఇవ్వమని ప్రజలను ఒప్పించడం కోసం కూడా కావచ్చు కాబట్టి ఇది చాలా చాలా ముఖ్యమైనది మరియు మీరు మాతో కలిసి అధ్యయనాలు చేస్తారని మేము ఆశిస్తున్నాము మరియు మేము మరికొంత అంతర్దృష్టితో ముందుకు వస్తాము మరియు నేను మరికొన్ని ఆసక్తికరమైన పత్రాలను పంచుకుంటాను మరియు మీకు ఈ నిర్దిష్ట ప్రాంతంపై ఆసక్తి ఉంటే మీరు ఏమి చదవాలి మరియు ఈ నిర్దిష్ట ప్రాంతంలో మీరు ఎలా కొనసాగాలి అనేదానిని గుర్తించడంలో మీకు చాలా సమయం పడుతుంది